కాబట్టి మనం ఏమి చేసామంటే ఇంటిగ్రల్ ఈక్వేషన్ని రూపొందించాము మనం దాన్ని నిజంగా పరిష్కరిస్తాం కాబట్టి ఇప్పుడు మనం దీనిని ఎలా పరిష్కరించాలో చూస్తాము దీనిని పరిష్కరించడం కనీసం ఈ కేసులో కనీసం అంత కష్టం కాదని మీరు చూస్తారు కాబట్టి ఏమిటో చూద్దామా కాబట్టి దీనిని మరోసారి గీయండి కాబట్టి ఇది మన z x y ఈక్వేషన్ యొక్క ఏదైనా సిస్టమ్ వలె మీరు దాన్ని పరిష్కరించడానికి మొదటి వ్యూహాన్ని విచక్షణతో చూడాలి కాబట్టి వేరియబుల్ y యొక్క అనేది ఇక్కడ మనం అదే విషయాన్ని అనుసరిస్తాము కాబట్టి మనం y అక్షం కుడివైపున విచక్షణతో ఉండాలి కాబట్టి మనం ఏమి చేస్తామంటే మనం దీన్ని చిన్న విభాగాలుగా విడదీస్తాము మరియు ప్రతి సెగ్మెంట్కు కొంత వెడల్పు ఉంటుంది సరళమైన కాన్స్టంట్ వెడల్పు డెల్టాగా ఉంచుదాం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ ఛార్జ్ ఉపరితలం పై ఇక్కడ కూర్చుని ఉంది మనం వన్ డైమెన్షనల్ లైన్ ఛార్జ్గా చెప్పాము కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఒక చిన్న ఉపాయం ఇది ఈ అన్నోన్ ఫంక్షన్ ఇక్కడ ఉంది మనం దానిని n మొత్తంగా ఒక గుణకం an మరియు ఫంక్షన్ gn తో వ్రాస్తాము కాబట్టి ఇక్కడ gn ఏమి ఉంది మనం దీనిని ఇక్కడ వ్రాశాము దీనిని పల్స్ ఫంక్షన్ అంటారు కాబట్టి ఈ పల్స్ ఎలా ఉంటుంది కాబట్టి ముందుగా మనం ఈ పల్స్ యొక్క నిర్వచనాన్ని ఉపయోగించిన క్యాపిటల్ N పల్స్ ఉన్నాయి ఇది n th సెగ్మెంట్ లోపల 1 మరియు అన్ని చోట్లా 0 గా ఉంది కాబట్టి మనం దీనిని ప్లాట్ చేస్తే ఇది ∆ మరియు ఇది n∆ కాబట్టి ఈ ఫంక్షన్ ఇక్కడ 1 మరియు మరొక చోట 0 గా ఉంది ఉదాహరణకు మనం దీనిని gn అని పిలవవచ్చు ఇప్పుడు మీకు gn ప్లస్ చూపించాలనుకుంటే అది ఎలా ఉంటుంది gn1 ఈ పల్స్ మునుపటి ఫంక్షన్తో అతివ్యాప్తి చెందుతుందా లేదు అది కుడి వైపున ఉంటుంది కాబట్టి మనం దీనిని ఇక్కడ గీస్తే క్షమించండి కాబట్టి ఇది gn1 అవుతుంది కాబట్టి మనం ఏమి చేయాలనుకుంటున్నామో ఆలోచన స్పష్టంగా ఉంది మనం ఈ ఫంక్షన్ను పల్స్ పరంగా అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మనకు ఎలాంటి ఫంక్షన్ ఉందో లేదో మీకు తెలుసు ఇది వాస్తవమైన ఫంక్షన్ అయితే మనం ఈ ఫంక్షన్కి సంబంధించి పీస్ వైస్ కాన్స్టంట్ ఉజ్జాయింపు చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇది క్రూడ్ గా ఉంటుంది కానీ అది గణితాన్ని సులభతరం చేస్తుంది మరియు తరువాత ఈ విషయాల గురించి కొంచెం మరింత అధునాతనంగా ఎలా పొందాలో చూద్దాం కాబట్టి ఇవి వారికి సరైన పదజాలం వీటిని బేసిస్ ఫంక్షన్లు అంటారు కాబట్టి మనం ఒక ప్రాథమిక ఫంక్షన్ను ఎంచుకున్నాము ఇవి సరళమైన బేసిస్ ఫంక్షన్స్ పల్స్ బేసిస్ ఫంక్షన్స్ కాబట్టి మనం దీనిని rho కోసం దేని కోసం బేసిస్ ఫంక్షన్స్గా పిలుస్తాము ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఈ ఒక ఫంక్షన్ ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ కోసం పరిష్కరించడం కష్టమైన విషయం అని చెప్తున్నాము మన జీవితాన్ని కొంచెం సరళంగా మార్చుకోనివ్వండి ఇప్పుడు మనం వేరొక దాని కోసం పరిష్కరిస్తాము కాబట్టి మనం నుండి దీనికి మారినప్పుడు మనకు అన్నోన్ ఏమిటి విద్యార్థి a a కాబట్టి ఇవి ఇప్పుడు మనకు తెలియనివి కాబట్టి అన్నోన్ మరియు అవి ఫంక్షన్స్ లేదా కేవలం స్కేలర్లు విద్యార్థి స్కేలర్లు స్కేలర్లు కాబట్టి మీకు పరిష్కరించడం సులభంగా కనిపిస్తుందా లేదా a ను పరిష్కరించడం సులభంగా కనిపిస్తుందా విద్యార్థి A మొత్తం ఫంక్షన్ని పరిష్కరించడం కంటే చాలా సులభమైన సంఖ్యను మనం పరిష్కరించాల్సి ఉంది కాబట్టి మనం కోసం ఈ ఎక్స్ప్రెషన్ను మునుపటి వోల్టేజ్ ఈక్వేషన్లోకి ప్లగ్ చేసి ఈ ఎక్స్ప్రెషన్ ఫలితాలకు ప్లగ్ చేస్తాము కాబట్టి 4π మనం ఎడమ చేతి వైపు మొదట 1 వోల్ట్ తీసుకున్నాము కాబట్టి 1 x 4π మనం ఎడమ చేతి వైపు పొందాము మరియు మిగిలినవి మునుపటిలా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని పరిష్కరిస్తామనే నిర్ణయానికి తిరిగి వెళ్తాము కాబట్టి ఈ ఈక్వేషన్ని పరిష్కరించడానికి మనం ఇంతకు ముందు ఏమి చేశామో మీకు గుర్తుంటే మీరు వెనక్కి తిరిగి చూస్తామని మనం చెప్పాము మనం ఆ పాయింట్లను ఎంచుకుందాం అని చెప్పాము ఇక్కడ మనకు సంభావ్యత తెలుసు మరియు వైర్ యాక్సిస్ వెంట ఉండేలా మనం ఆ పాయింట్లను ఎంచుకున్నాము కాబట్టి మనం చేయగలిగేది ఇక్కడ n విభాగాలు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు ఇది మీ y 1 కాదుఈ సారి y1 కాల్ చేయవద్దు మనకు N క్యాపిటల్ N పల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ క్యాపిటల్ N సెగ్మెంట్లు ఉన్నాయి మరియు అన్నోన్ వాటి సంఖ్య N N చేస్తామంటే కాబట్టి మనం పరిశీలన పాయింట్ని ఏమి ఎంచుకుందాం వాటిని క్రమపద్ధతిలో ఎంచుకుందాం కాబట్టి ఈ n విభాగాలలో ప్రతి కేంద్రాన్ని ఎంచుకుందాం కాబట్టి ఉదాహరణకు ఇది ఈ m th విభాగాన్ని పిలుద్దాం మరియు దీనిని ym అని కాల్ చేద్దాం మనం ఫంక్షన్ను మూల్యాంకనం చేసే స్థలం ఎంపికను మనం మ్యాచింగ్ పాయింట్ అని కూడా పిలుస్తాము గతంలో y ప్రైమ్ లను మనం వాటిని సోర్స్ పాయింట్లుగా పిలుస్తాము ఎందుకంటే అక్కడే సోర్స్ ఛార్జీలు మరియు మనం యాక్సిస్ వెంట ఎంచుకున్న సంబంధిత స్థలం మనం వాటిని మ్యాచింగ్ పాయింట్స్ అని పిలిచాము కాబట్టి ఈ స్థానంలో 4πo కు ఏమి జరుగుతుంది కాబట్టి ముందుగా మనం ఈ ఇంటిగ్రల్ను ఇక్కడ తెరుద్దాం కాబట్టి మొదటిగా an ఉంటుంది ఈ ఇంటిగ్రల్ మొదటి టర్మ్ 0 నుండి ∆ ఎక్కడికి వెళ్తుంది ఎందుకంటే g1 మొదటి పదం మరియు g1 మొదటి పల్స్ మొదటి సెగ్మెంట్లో మాత్రమే నాన్జీరో మరియు మిగిలిన అన్ని చోట్ల 0 గా ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ యొక్క ఈ లిమిట్ లో ఇది 0 నుంచి ∆ కి మారుతుంది ఇక్కడ gn ఆ భాగానికి 1 కాబట్టి మనం ఒకదాన్ని dy కలిగి ఉంటాము మరియు ఇక్కడ మనకు ఏమి ఉంటుంది రెండు వాదనలు ఉంటాయి కాబట్టి మొదటిది y1 మనకు ఉంది కాబట్టి మనం ym సమస్యను చెప్పవచ్చు మనం ఇక్కడ కొంత పాయింట్ను ఎంచుకున్నాము కాబట్టి ఇక్కడకు ym వస్తుంది మరియు yn ఇది లిమిట్ వేరియబుల్ ఇంటిగ్రేషన్ ఇది మొదటి పదం రెండవ టర్మ్ ఇప్పుడు మీరు డెల్టా నుండి ∆2 వరకు చూడవచ్చు ఎందుకంటే రెండవ పల్స్ నాన్ జీరో dy Rym y మనకు అలాంటి టర్మ్ ఎన్ని ఉంటాయి N టర్మ్ కాబట్టి ఈ తుది పదం an నుండి ∆ ఉంటుంది మొత్తం పొడవు dy వరకు ఉంటుంది కాబట్టి మనం చేసిన మొత్తాన్ని మనం విస్తరించాము ఈ ఇంటిగ్రల్ వాస్తవానికి ఈ ఇంటిగ్రల్ మరియు ఈ ఇంటిగ్రల్ వాటికి భిన్నంగా ఉండబోతుంది ఎందుకంటే అవి ఒకేలా ఉండవు ఎందుకంటే ఫంక్షన్ కూడా లోపల కూర్చుని ఉంటుంది కానీ ఇంటిగ్రల్ భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇంటిగ్రేషన్ పరిమితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి మన విస్తరణ తెరవబడుతుంది పల్స్ ఆధారంగా ఫంక్షన్స్ ఎంచుకొనే ఆలోచన తో మొదలు మనం ఎన్ని వేరియబుల్స్ N వేరియబుల్స్ మరియు ఇవి N ఒక ఈక్వేషన్ కలిగి a1 వేరియబుల్స్ a2 అన్ని మార్గం an వద్ద ఉంది కాబట్టి ఈ ప్రక్రియ ఎక్కడ జరుగుతుందో మీరు ఇక్కడ చూడవచ్చు మనం మ్యాచింగ్ పాయింట్ ym జనరల్గా ఉంచాము కాబట్టి ఇది సాధారణమైనదిగా ఉంచడం వలన మనం దీనికి ఒక సొల్యూషన్ పొందడానికి ఉద్దేశించిన సూత్రీకరణకు ఉపయోగించగల వ్యూహాన్ని అందించాము కాబట్టి మనకు తెలియనివి ఉన్నాయి మనకు n ఈక్వేషన్స్ అవసరం కాబట్టి మనం ఏమి చేస్తామంటే అన్ని మ్యాచింగ్ పాయింట్ల కోసం మనం ఈ ప్రక్రియను కొనసాగిస్తాము కాబట్టి మనం ఏ మ్యాచింగ్ పాయింట్లను ఎంచుకుంటాం మనం ఈ ప్రతి n సెగ్మెంట్లకు కేంద్రంగా y లను ఎంచుకుంటాము N సెగ్మెంట్లు ఉన్నందున ప్రతి సెగ్మెంట్లో y 1 y 2 ఒక సెంటర్ ఉంటుంది అన్నింటికీ yn ఉంటుంది కాబట్టి మనం పొందబోయే మొదటి ఈక్వేషన్ ఏమిటంటే మనం a1 ఇంటిగ్రల్ 0 నుండి ఈ విషయానికి పొందుతాము మరియు క్షమించండి అవి ఇకపై ఇలా ఉండవు ఎందుకంటే మనం దానిని g ద్వారా భర్తీ చేసాము మరియు ఇది y అవుతుంది మనం ఆ సెగ్మెంట్లో g విలువను 1 గా మార్చాము చివరగా మనం ఒకదాన్ని aN∆ ను L కి అన్ని మార్గాలను కలిగి ఉంటాము dy మరియు ప్రతి మ్యాచింగ్ పాయింట్ల కోసం మనం దీన్ని ఇటరేటివ్ చేస్తాము తుది మ్యాచింగ్ పాయింట్ చాలా చివరన ఉంటుంది కాబట్టి చివరికి మనం ఏమి పొందుతాము కాబట్టి మళ్లీ మొదటి పదం త్రిభుజానికి లేదా డెల్టాకు మొదటి పదం 1 0 అవుతుంది మరియు చివరిగా చివరి పదం కాబట్టి ఇప్పుడు ఏమి చేశామంటే మనకు N ఈక్వేషన్ వచ్చింది N వేరియబుల్స్ మనం పరిష్కరించగలిగినట్లుగా కనిపిస్తోంది కాబట్టి మీరు దీన్ని క్రమపద్ధతిలో చేస్తే కుడి వైపున ఉన్న వీటిని క్షమించండి ఎడమ వైపున ఉన్న వీటిని కాలమ్ వెక్టార్గా చేయవచ్చు కాబట్టి మనం వీటిని తీసుకొని వాటి కాలమ్ వెక్టార్ b లో ఉంచి మరియు ఈ ఈక్వేషన్లన్నీ ఒక స్ట్రింగ్లో ని 1 2 3 వేరియబుల్స్ అన్నింటికీ కలిగి ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి కాలమ్ వెక్టార్తో కనీసం ఒక వరుస వెక్టర్ ప్రాడక్ట్ యొక్క ప్రాడక్ట్లా కనిపిస్తుంది కాబట్టి కాలమ్ వెక్టర్ ఎలా ఉండాలి విద్యార్థి N x N కాలమ్ వెక్టర్ ఉంటుంది విద్యార్థి a లు విద్యార్థి a a కాలమ్ వెక్టర్ అవుతుంది కాబట్టి మనం ఇది ఇక్కడ కాలమ్ వెక్టార్గా ఉంటుంది కాబట్టి ఇది a1 a2 అన్ని విధాలుగా an వరకు ఉంటుంది దీని మొదటి వరుసలో ఈ పదాలు ఈ ఇంటిగ్రల్ అన్నింటికీ సమానంగా ఉంటాయి మరియు దీనికి ఒక నమూనా ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనం తదుపరి వరుసకు వెళ్లినప్పుడు ఇది మరొక mth వరుస కాబట్టి వాటన్నింటినీ ఒక మ్యాట్రిక్స్లో కలపవచ్చు మరియు ఈ మ్యాట్రిక్స్ సైజు విద్యార్థి N x N x N ఇది N x N మరియు ఇక్కడ ఉన్న ఈ b కూడా N x 1 కాబట్టి మనం దీనిని తిరిగి axb వ్రాసాము x తెలియని వెక్టర్ అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇది అన్ని ఇంటిగ్రల్ ఈక్వేషన్ల కోసం మనం అనుసరించే విధానం ఎలాగైనా దానిని Ax b లోకి తీసుకువెళుతుంది ఇక్కడ A మరియు b తెలిసినవి x కి సొల్యూషన్ కాబట్టి ఈ x అన్నోన్ మరియు ఈ మ్యాట్రిక్స్ యొక్క mn ఎలిమెంట్ ఏంటి a దాని కోసం చాలా సాధారణమైన నమూనాగా ఉద్భవిస్తుందని చూడవచ్చు కాబట్టి mth పాయింట్ నుండి m వస్తోంది కాబట్టి mth అనేది వరుస లేదా కాలమ్కి అనుగుణంగా ఉండే మ్యాచింగ్ పాయింట్ ఉద్దేశ్యం ఏమిటంటే ఇది ఒక నిర్దిష్ట ఈక్వేషన్కి లేదా నిర్దిష్ట కాలమ్కి సరిపోయే పాయింట్కి అనుగుణంగా ఉంటుంది విద్యార్థి ఈక్వేషన్ ఈక్వేషన్ కనుక ఇది వరుస సంఖ్య కనుక ఇది a m n కాబట్టి ఇది మ్యాచింగ్ పాయింట్ నుండి వచ్చినట్లుగా ఉంటుంది మరియు ఇక్కడ n గురించి మాట్లాడుతుంది కాబట్టి అది మనకు సోర్స్ పాయింట్ చెబుతోంది కాబట్టి మ్యాచింగ్ పాయింట్ ఇక్కడ ముగిసింది మరియు సోర్స్ పాయింట్ ఇక్కడే ఉంది మీరు పల్స్ కాకుండా వేరే విధమైన పనితీరును కలిగి ఉన్నట్లయితే మనం దానిని సాధారణంగా g ఇక్కడ ఉంచాము కాబట్టి మనకు మ్యాట్రిక్స్ ఎలిమెంట్ వచ్చింది మరియు మనం దానిని ఇక్కడ వ్రాయలేదు కానీ ఈ కేసులో bm అంటే ఏమిటో చూడటం చాలా చిన్న విషయం వెక్టర్ b యొక్క mth అంశాలు అది ఏమిటి విద్యార్థి 4πo కాబట్టి ఇతర సమస్యలలో ఇది చాలా సులభం అని తేలింది ఇది అంత సులభం కాదు కాబట్టి ఈ విధమైన ఈక్వేషన్ సిస్టమ్కు మనం ఎలా చేరుకున్నామో వివరణను పూర్తి చేస్తుంది కాబట్టి మీరు ఏమి చేసారు మీరు మీ సమస్యను విచక్షణారహితంగా తీసుకుని ఎంచుకున్నారు అది బేసిస్ ఫంక్షన్లను ఎంచుకుంది మీ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ని విస్తరించేందుకు ఆ బేసిస్ ఫంక్షన్లను ఉపయోగించుకోండి మరియు దానిని వివిక్త ఈక్వేషన్స్ గా మార్చండి చివరకు మీకు ఈక్వేషన్ల లీనియర్ సిస్టమ్ను అందించారు మరియు మనం దాన్ని పరిష్కరించాము కాబట్టి మీరు చాలా ప్రశ్నలను అడగవచ్చు ఏది ఎంచుకోవాలో మనకు ఎలా తెలుసు అది మొదటి ప్రశ్న మనం n 2 3 4 ని ఎంచుకోవాలా మనం ఏమి చేయాలి మళ్లీ చెప్పండి విద్యార్థి వీలైనంత పెద్దది వీలైనంత పెద్దది కాబట్టి n పెద్దగా ఉంటే మీరు అకారణంగా చూడగలరు మనం వాస్తవ ఫంక్షన్ గురించి మనం అంచనా వేయగలము విద్యార్థి ఉన్నత అధిక గణన సమయం కాబట్టి n కోసం ఒక స్పష్టమైన ట్రేడ్ ఆఫ్ ఒకటి అలాగే ఈ వ్యక్తీకరణ ఇక్కడ a m n చూడవచ్చు ఇక్కడ మీరు గాస్ లెజెండ్రే క్వాడ్రేచర్ రూల్ని లేదా ఈ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ని విశ్లేషించడానికి ఏదైనా ఇతర క్వాడ్రేచర్ రూల్ని ఉపయోగించవచ్చు కాబట్టి ఈ సమస్యలో ఇది చాలా చిన్న సమస్య కాబట్టి మీరు ఇన్యఫిషియంట్ క్వాడ్రేచర్ రూల్ని ఎంచుకున్నప్పటికీ అది చాలా ముఖ్యం కాదు కానీ మీరు ఒక విమానం యొక్క రాడార్ క్రాస్ సెక్షన్ను లెక్కిస్తున్నట్టుగా నిజ జీవిత సిస్టమ్లు చెబుతాయి మీరు ఒక లక్ష ఎలిమెంట్స్ దగ్గరగా ఉంటారు మరియు ఒక లక్ష ఎలిమెంట్ల కోసం మీరు క్వాడ్రేచర్ రూల్ని ఎంచుకున్న పాయింట్ల సంఖ్యను మరింత ఇంటిగ్రల్ గా అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంటే ఎక్కువ ఫంక్షన్ మూల్యాంకన సంఖ్య ఉంటుంది మనం దీన్ని లక్షల సార్లు లేదా పెద్ద సంఖ్యలో మిలియన్ సార్లు చేయాల్సి వస్తే ఏమి జరుగుతుందో తెలుసా మ్యాట్రిక్స్ మూలకాలను అంచనా వేసి ax b అయి అది తగ్గిపోతుంది కాబట్టి ఈ a m n ని మీకు కావలసిన యాక్యూరసీ ఇవ్వడానికి వీలైనంత సమర్థవంతంగా ఉండాలి కాబట్టి అది మ్యాట్రిక్స్ను తయారు చేయడానికి ఆపై రెండవది అలా అవుతుంది a x b కి పరిష్కరించడం కాబట్టి అది సంఖ్యాత్మక సరళ బీజగణితం పై మరొక కోర్సును కలిగి ఉంటుంది మీకు దాదాపు రెండు విషయాలు చెబుతాము axb ని పరిష్కరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి మీరందరూ హైస్కూల్లో చదివిన దానిని డైరెక్ట్ మెథడ్ అంటారు దీనిని గాసియన్ ఎలిమినేషన్ అంటారు ఇది సహేతుకమైన చిన్న సైజు MATLAB సింటాక్స్ చాలా సింపుల్ స్లాష్ b అని అదే మనం పరిష్కారాన్ని సాధించగలము రెండవది పరోక్ష పద్ధతులుగా పిలువబడతాయి కాబట్టి పరోక్ష పద్ధతులు ఇటరేటివ్ పద్ధతులు అవుతాయి కాబట్టి కంజుగేట్ గ్రేడియంట్ మెథడ్ అని పిలవబడే ఈ పదాలను విన్నట్లయితే అన్ని ఇటరేటివ్ పద్ధతులు ఉన్నాయి అవి ఒకే షాట్లో మీకు సమాధానం ఇవ్వవు మనం కొంత ఊహాగానంతో ప్రారంభిస్తాము మరియు దానిని అంచనా వేస్తూనే ఉంటాము కాబట్టి సమస్య పరిమాణం చాలా పెద్దదిగా ఉంటే మీరు ఇటరేటివ్ పద్ధతులను ఆశ్రయించాలి మరియు కోర్సులో వెళ్లే కొద్దీ మనం ఈ విషయాలపై కొంచెం ఎక్కువ సమాచారం ఇస్తాము MATLAB లో కూడా ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి axb కి పరిష్కరించే మార్గం అది అయితే మీరు n ని ఎలా ఎంచుకున్నారని మిమ్మల్ని అడిగిన మొదటి ప్రశ్నకు తిరిగి వెళ్దాం కాబట్టి సంప్రదాయబద్ధంగా కొంత చిన్న n ని ఎంచుకుని ఆపై n ని పెద్దదిగా మరియు పెద్దదిగా చేయడం ప్రారంభించవచ్చు కాబట్టి ఇక్కడ మనకు కొన్ని గ్రాఫ్లు ఉన్నాయి కాబట్టి మొదటిది N 5 కి సమానం మరియు దీని ఫంక్షన్గా అనేది మన y అక్షం కాబట్టి మనం కేవలం 5 విభాగాలను ఎంచుకున్నాము అది పరిమాణం యొక్క సిస్టమ్ 5 x 5 మనం దాన్ని పరిష్కరించాము దానికి సొల్యూషన్ లభిస్తుంది కాబట్టి ఛార్జ్ సాంద్రత ఇలా కనిపిస్తుంది అకారణంగా ఛార్జ్ చివరలో బంచ్ అని అర్ధం అవుతుంది మధ్యలో అది 0 కాదు 0 కి వెళ్ళలేదు ఎందుకంటే ప్రారంభంలో చెప్పినట్లుగా ఛార్జ్ ఇప్పటికీ అలాగే ఉంటుంది ఉపన్యాసంలో ఒక విధమైన సమతౌల్యం ఉంటుంది అది ఫోర్స్ సమతుల్యంగా ఉన్న చోట స్థాపించబడతాయి కాబట్టి ఎందుకు అంటే N 5 మనం n 20 కి ఏమి జరిగింది సొల్యూషన్ ఇప్పుడు కొంచెం సున్నితంగా కనిపించడం ప్రారంభమైందని మీరు చూస్తారు ఇక్కడ పెద్ద జంప్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఒక పెద్ద జంప్ ఉంది కానీ ఈ జంప్లు ఇప్పుడు చిన్నవిగా ఉన్నాయి కాబట్టి మనం ఫంక్షన్ను బాగా అంచనా వేయగలము మరియు ఇది N 20 దీన్ని పరిష్కరించడానికి మనం సెకనులో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఈ విధమైన ప్రశ్లలో మనం నిజంగా n ని ఎలా ఎంచుకోవాలి కాబట్టి దీన్ని చేయడానికి ఒక ప్రసిద్ధ మార్గం ఏమిటంటే మీరు తీర్మానం N వద్ద పరిష్కారాన్ని పొందారని చెప్పండి ఇప్పుడు మనం N నుండి పెరుగుతామని చెప్పి పెద్ద సంఖ్య M కి వెళ్తాము ఇక్కడ M N రిలేటివ్ చేంజ్ను మనం కనుగొనగలము కాబట్టి x ఇది రెండింటి మధ్య వ్యత్యాసం మాత్రమే మనం ఈ వెక్టర్ యొక్క వ్యత్యాసంలో ఎంత శక్తి ఉందో తెలుసుకోవచ్చు మరియు రెఫరింగ్ సొల్యూషన్తో పోలిస్తే ఉదాహరణకు ఏమిటో మనం కనుగొనగలము కాబట్టి మనం ఈ ప్రమాణాలు చెప్పినప్పుడు మనం వేరే విధంగా రెండు ప్రమాణాలు తీసుకుంటాము విద్యార్థి కాబట్టి xn కాబట్టి xn అనేది N విభాగాలను ఎంచుకున్నప్పుడు పొందిన సొల్యూషన్ మరియు కాబట్టి xm ఎంచుకున్న N కంటే పెద్ద సంఖ్యలో m తో సొల్యూషన్ ఇప్పుడు మనం ఈ రిలేటివ్ చేంజ్ ఇక్కడ కొన్ని ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉండాలి అని చెప్పగలను ఈ ఎప్సిలాన్ 0 1 లేదా 0 1 తెలుసు అని తెలిసినట్లుగా ఉంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి మన సొల్యూషన్ 1 శాతం 5 శాతం లోపల స్థిరీకరించాలని లేదా కలుసుకోవాలని మనం కోరుకుంటున్నామని చెప్పవచ్చు మీరు కనుగొనేది ఏమిటంటే మీరు N ని మరింతగా పెంచడం మొదలుపెడితే ఏదో ఒక సమయంలో గణన చాలా పెద్దదిగా మారుతుంది కానీ సొల్యూషన్లో మెరుగుదల చాలా తక్కువగా మారుతుంది కాబట్టి మీరు తగ్గుతున్న రిటర్న్స్ పొందుతున్నారని అర్థం కాబట్టి ఆ సమయంలో మీరు ఆపాలి కాబట్టి ద్రావణంలో సాపేక్ష మార్పుపై చెక్ చేయడం వంటిదాన్ని మీ పరిష్కారం లోపల అమలు చేయడం మరియు ఈ పరిమితిని చేరుకున్నప్పుడు ఆపడం అనేది క్రమబద్ధమైన మార్గం అప్పుడు సొల్యూషన్ కలిసొచ్చిందని మీరు అనుకోవచ్చు కాబట్టి ఈ ప్రక్రియ యొక్క పదాన్ని సంఖ్యా సమ్మేళనం అంటారు ఈక్వేషన్ల సిస్టమ్లను పరిష్కరించడంలో ఈ కోర్సు అంతటా మనం ఉపయోగించే కీలక వ్యూహం ఇది బాగానే ఉందా కాబట్టి ఖచ్చితత్వాన్ని పెంచడానికి ఇది ఒక మార్గం N మనం పొందిన పరిష్కారాన్ని చూసి యాక్యూరసీ మెరుగుపరచడం గురించి మీరు ఆలోచించగలిగే ఇతర మార్గాలు మనం చిన్నగా ఉంచగలిగే మరికొన్ని తెలివైన మార్గాల గురించి ఇంకా యాక్యూరేట్ సొల్యూషన్ ఆలోచించవచ్చా విద్యార్థి బేసిస్ ఫంక్షన్ బేసిస్ ఫంక్షన్ కొంచెం తెలివిగా ఎంచుకోవచ్చు ఇక్కడ బేసిస్ ఫంక్షన్స్ పల్స్ కాబట్టి పల్స్ సెట్ ద్వారా మృదువైన పనితీరును అంచనా వేయవలసి వచ్చింది అందుకే మనకు పెద్ద సంఖ్యలో పల్స్ అవసరం